అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని పై మూక్ ఎన్పిటిఇఎల్ కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ ఐఐటికి చెందిన రవిచంద్రన్ ను కాబట్టి నేను మీకు కోర్సు బోధకుడిని మరియు మనము దీనితో మొదటి వారం పాఠాన్ని ముగించబోతున్నాము మనము మొదటి వారంలోని మాడ్యూల్ 6 లో ఉన్నాము మరియు ఇది కోర్సు యొక్క లెక్చర్ 6 ఈ మాడ్యూల్లో నేను మోటివేషన్ గురించి రెండు కొత్త భావనలను పరిచయం చేయబోతున్నాను ఒకటి నీడ్ అచీవ్మెంట్ ట్రెయిట్ మరొకటి స్పిరిచ్యువల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు నేను ప్రారంభించే ముందు మళ్ళీ చివరి ఉపన్యాసం లాగా నేను మీకు ముఖ్యాంశాలను చాలా త్వరగా ఇవ్వాలనుకుంటున్నాను గత ఉపన్యాసంలో మనం ఏమి చేశాం నేను ముఖ్యంగా మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం మీ ప్రత్యేకతను పెంచడం ఆపై దానిని శ్రేష్ఠత వైపు తీసుకెళ్లడం గురించి దృష్టి పెట్టాను నేను శ్రేష్ఠతను నిర్వచించడం ప్రారంభించాను శ్రేష్ఠత అనేది మీరు అధిక నాణ్యత కలిగిన చాలా మంచి లక్షణాలను కలిగి ఉన్నారని చూపించడానికి ప్రయత్నించే అత్యుత్తమ లక్షణం ఇప్పుడు ఆ సందర్భంలో మీరు మిమ్మల్ని మీరు అత్యుత్తమంగా లేదా చాలా మంచిగా మంచిగా లేదా కేవలం పేలవంగా లేదా సగటుగా అంచనా వేస్తారా అని నేను మిమ్మల్ని అడిగాను మీ గురించి నిజాయితీ గా రేటింగ్ ఇవ్వండి మిమ్మల్ని రేట్ చేయమని అదే సమయంలో మిమ్మల్ని ఒక వ్యక్తిగా రేట్ చేయమని మీరు నిజంగా రాణించే మీ ప్రత్యేకమైన సామర్థ్యాలను రేట్ చేయమని మీరు ఎవరినైనా అడగాలని కూడా నేను సూచించాను ఆ లక్షణాలలో ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తారు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేశారని నేను అనుకుంటున్నాను ఆపై మీలో చాలా ప్రత్యేకమైనదాన్ని మీ ప్రత్యేకమైన సామర్థ్యాన్ని మీరు గుర్తించారని మరియు ఒకసారి మీరు చేసిన తర్వాత మీరు అంతర్గత కోర్ను బలోపేతం చేయడం ద్వారా శ్రేష్ఠతను కొనసాగించగలరని నేను సూచించాను అంతర్గత కోర్ పరంగా మీరు అభివృద్ధి చేస్తే అది మీ అంతర్గత కోర్ను బలోపేతం చేయగల లక్షణాలను నేను గుర్తించాను మరియు ఆ లక్షణాలు మీకు ఉంటే మీరు తొలగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవి మీ అంతర్గత కోర్ను బలహీనపరుస్తూనే ఉంటాయి ప్రాథమికంగా నేను ఒక వైపు లా ఆఫ్ అబండన్స్ ని ఉంచాను మరోవైపు నేను కేవలం పావర్టీ ఆఫ్ మైన్డ్ ను గురించి మాట్లాడుతున్నాను అది నియంత్రించబడింది భయం ద్వారా పాలించబడుతుంది మరియు ఈ వైపు మీరు అన్ని నిర్ణయాలు ధైర్యం నమ్మకం విశ్వాసం మొదలైనవి ఆధారంగా తీసుకుంటారు ఆపై మీరు భయంతో చేసిన ఎంపికలు తరువాత పశ్చాత్తాపం చెంది ఈ వైపు మీ అంతర్గత కేంద్రాన్ని బలహీనపరుస్తుంది ఈ వైపు ధైర్యంతో తయారైనవి మరియు నెరవేర్పు పరంగా ఖచ్చితంగా ముగుస్తాయి సరే ఆ తరువాత నేను మీతో ప్రాసెసింగ్ ఎక్సలెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను మీరు దానిని ఎలా అమలు చేస్తారు మీరు శ్రేష్ఠతను ఎలా ప్రాసెస్ చేస్తారు మొదటి భాగం ఏమిటంటే మీరు సమూలమైన మార్పు చేయాలి అంటే మీరు ఒక షిఫ్ట్ చేయాలిఒక పారాడిగ్మ్ షిఫ్ట్ మీరు ఆలోచించే విధానంలో మీరు పనిచేసే విధానంలో సవాలుగా ఉన్న పనిని ప్రారంభించడం ద్వారా మీరు ఇప్పటివరకు చేయని పనిని చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు నిరంతరం మెరుగుపడాల్సిన అవసరం ఉందని మొదలుపెట్టారు సమూలమైన మార్పు మరియు స్థిరమైన మెరుగుదల రెండూ శ్రేష్ఠత వైపు చేరుకోవడానికి అవసరం ఇప్పుడు ఒకసారి మీరు ప్రారంభించి ఆపై మీ లక్ష్యం వైపు వెళ్ళిన తర్వాత మీరు ఒక దృష్టి నుండి ఆపై ఒక లక్ష్యం నుండి ముందుకు సాగాలి ఆపై మీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది నేను ఉపన్యాసాన్ని ముగించిన స్వీయ వాస్తవిక దశకు చేరుకోవడానికి మీరు విజన్స్ మరియు మిషన్లు కలిగి ఉండాలీ ఆపై నేను ఆ దశతో కొనసాగబోతున్నాను ఇప్పుడు అబ్రహం మాస్లో ప్రకారం స్వీయ వాస్తవికత అనేది అత్యధిక స్థాయి వృద్ధి అవసరంగా భావించబడుతుంది గుర్తుంచుకోండి మనకు ప్రాథమిక అవసరాలు ఉన్నాయి ఆపై గ్రోత్ నీడ్స్ ఉన్నాయి మనలో చాలా మంది ప్రాథమిక అవసరాలతో ఆగిపోతారు కానీ అప్పుడు మనలో కొందరు వృద్ధి అవసరాన్ని చేరుకుంటారు ఆపై మీరు వృద్ధి అవసరం గురించి మాట్లాడేటప్పుడు చాలా ప్రేరణలు అంతర్గతమైనవి అవి అంతర్గతమైనవి మీరు ప్రాథమిక అవసరాలు భద్రతా అవసరాల గురించి మాట్లాడేటప్పుడు చాలా ప్రేరణలు బయటి నుండి నుండి వస్తాయి నేను దీని గురించి తరువాత కూడా మాట్లాడుతూనే ఉంటాను కానీ నేను దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ అంతర్గత అంతర్గత ఒకటి ఉందని గుర్తుంచుకోండి అందుకే మీ అంతర్గత కేంద్రాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు స్వీయ వాస్తవికత అనేది వాస్తవానికి ఒకరి పొటెన్షియల్ యూనిక్నెస్ ను మరియు సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ను కోరుకోవడాన్ని సూచిస్తుంది ప్రజలందరూ దీనిని సాధించలేరని మాస్లో చెప్తున్నారని గమనించడం ఆసక్తికరంగా ఉంది కానీ నేను చివరి ఉపన్యాసాన్ని ముగిస్తున్న పాయింట్కొద్దిమంది మాత్రమే స్వీయ వాస్తవికతను పూర్తిగా సాధించినప్పటికీ అవాస్తవికమైన మరియు వాస్తవికత లేని వ్యక్తులు తమ జీవితాంతం అసంతృప్తిగా ఉన్నందున దాని కోసం ఆకాంక్షించడం చాలా ముఖ్యం మాస్లో ప్రకారం మీరు వాస్తవంగా గ్రహించకపోతే మీరు మీ జీవితాంతం అసంతృప్తిగా ఉంటారు మరియు మీరు పశ్చాత్తాపంతో కూడిన జీవితాన్ని గడుపుతారు ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఎంపిక చేసుకోవాలి ఎవరూ ఆ రకమైన జీవితాన్ని గడపాలని కోరుకోరు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి శ్రేష్ఠతను చేరుకోవడానికి స్వీయ వాస్తవికత వైపు చేరుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ది అచీవింగ్ సొసైటీ అనే పుస్తకంలో డేవిడ్ మెక్క్లెలాండ్ ప్రవేశపెట్టిన మరొక భావనను చూద్దాం కానీ ఇది మీరు అబ్రహం మాస్లో నుండి తీసుకున్న ఒక రకమైన సారము ఇప్పుడు వాటిని 5 దశలలో మాట్లాడే బదులు అతను అవసరాలను 3 అవసరాలుగా కుదించి స్ఫటికీకరించాడు దీనిని 3 నీడ్ థియరీ అని కూడా పిలుస్తారు ఆపై ప్రజలు నిరంతరం 3 ప్రాథమిక అవసరాల ద్వారా నడపబడుతున్నారని ఆయన అన్నారు ఇది కొన్నింటిలో ఆధిపత్యం కలిగి ఉంటుంది లేదా అంత ఆధిపత్యం కలిగి ఉండదు కానీ మీరు ఈ డ్రైవ్లలో కనీసం 1 లేదా 2 ని చూస్తారు ఇప్పుడు ఆ 3 డ్రైవ్లు ఏమిటి మొదట ప్రజలకు అధికారం కోసం ఈ ప్రేరణ అధికారం కోసం ప్రేరణ అనుబంధం కోసం ప్రేరణ ఉందని అదే సమయంలో ప్రజలకు ఈ సాధన అవసరం ఉందని విజయానికి ప్రేరణ అని ఆయన అన్నారు కాబట్టి అతని సిద్ధాంతం 3 అవసరాల సిద్ధాంతంగా పరిగణించబడుతుంది కాబట్టి సాధన ప్రేరణ అనేది నేను దృష్టి పెట్టాలనుకుంటున్నది ఇది చాలా చక్కగా నిక్ పేరు పెట్టబడింది మరియు దీనిని ఎన్ ఆక్ లక్షణం అని పిలుస్తారు సాధించిన లక్షణం అవసరం అనేది ఎన్ ఆక్ లక్షణం మిగిలిన 2 అధికారం శక్తి ప్రేరణపై ఆధారపడి ఉంటాయి ఎన్ పావ్ గా సంక్షిప్తీకరించబడింది మరియు తరువాత అనుబంధ ప్రేరణ ఎన్ అఫిల్ కానీ మన కోర్సు కోసం ముఖ్యంగా మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే విషయంలో మాస్లో దానిని మధ్యలో ఎక్కడో ఉంచిన అనుబంధం మరియు శక్తి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనుబంధం అంటే మిమ్మల్ని భావోద్వేగపరంగా ప్రభావితం చేసే సమూహానికి చెందిన మీ భావన సరే మీరు దానికి చెందినవారై ఉండాలనుకుంటున్నారు ఆపై మీరు పేమను అనుభూతి చెందాలనుకుంటున్నారు ఆపై మీరు కూడా ఒకరిని ప్రేమించాలనుకుంటున్నారు మీరు మీ భావాలను వ్యక్తం చేయాలనుకుంటున్నారు అది అనుబంధం మరొక శక్తి కాబట్టి ఇది మాస్లో అంతగా హైలైట్ చేయలేదు కానీ అప్పుడు డేవిడ్ మెక్క్లెల్యాండ్ కొంతమంది వ్యక్తులు అధికారం ద్వారా నడపబడుతున్నారని చెప్పారు ఇప్పుడు అధికారాన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు లేదా మీరు ఇతరులకు మంచి పనులు చేయడానికి అధికారాన్ని ఉపయోగించవచ్చు లేదా ప్రజలను ప్రభావితం చేయడానికి నియంత్రించడానికి బెదిరించడానికి ఆధిపత్యం చెలాయించడానికి కూడా మీరు అధికారాన్ని ఉపయోగించవచ్చు కానీ స్వీయ నెరవేర్పు స్వీయ వాస్తవీకరణ పరంగా మీరు అవసర సాధన లక్షణంపై దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను సాధించాల్సిన అవసరం ఏమిటి ఏదైనా మెరుగ్గా చేయాలనే కోరిక అనేది స్వీయ వాస్తవికత నుండి తీసుకోబడుతుంది ఇది సమస్యలను పరిష్కరించడానికి లేదా సంక్లిష్టమైన చాలా సంక్లిష్టమైన పనులను ప్రావీణ్యం పొందడానికి ఏదైనా మంచి చేయాలనే కోరిక కాబట్టి మీకు అవసరమైన సాధన లక్షణం ఉన్నప్పుడు మీరు నిజంగా సాధారణ సమస్యలలో ప్రావీణ్యం పొందాలనుకోవడం లేదు కానీ చాలా సంక్లిష్టమైనదాన్ని పరిష్కరించాలనుకుంటున్నారు ఆపై మీరు దాని నుండి స్వీయ నెరవేర్పును పొందుతారు ఇప్పుడు సాధించిన లక్షణాల గురించి మరింత తెలుసుకోండి మరియు దాని గురించి మీరు ఏమి చేయవచ్చు మీకు ఈ అవసరం ఉందని మీరు గ్రహించగలరా మరియు మీరు గ్రహించినట్లయితే మీకు అవి ఉన్నాయని మీరు ఎలా గుర్తిస్తారు మరియు మీకు లేకపోతే మీరు అభివృద్ధి చేయగల లక్షణాలు ఏమిటి మీరు అవసరం సాధించిన లక్షణంతో ఎలా సమకాలీకరించవచ్చు ఇప్పుడు ఇది సాధారణంగా వ్యక్తిగత సాఫల్యం యొక్క అంతర్గత భావన కోసం బాగా చేయాలనే కోరికగా నిర్వచించబడింది డబ్బు ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత సాఫల్యం యొక్క అంతర్గత భావన కోసం బాగా చేయాలనే కోరిక లేదా అవసరం రాణించాలనే సాధారణ కోరిక జస్ట్ అది కేవలం రాణించాల్సిన అవసరం ఉంది ఇది ఆకలి ఆపై ఇతర భావోద్వేగ అవసరాలు వంటి ఇతర అవసరాల మాదిరిగా కాదు కానీ ప్రతి మానవుడిలో ఒక అవసరం ఉందని ఆయన చెప్పారు అతను లేదా ఆమె రాణించాలని భావిస్తారు మరియు అది సాధన లక్షణం అవసరం ప్రమాణాల సమితికి సంబంధించి ఒక లక్ష్యాన్ని సాధించడం మీరు ఒక స్థాయికి చేరుకుంటారు ఆపై మీరు మీ కోసం ఉన్నత ప్రమాణాలను నిర్దేశించుకుంటారు ఆపై మీరు ఆ ప్రమాణాల ఆధారంగా మీ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు కొంతమంది ఇతర వ్యక్తులు నిర్దేశించిన ఉప ప్రమాణాల ఆధారంగా కాదు కానీ మీరు నిర్దేశించిన మీ స్వంత ఉన్నత ప్రమాణాల ఆధారంగా కాబట్టి మీరు ధృవీకరించబడరు ఇతర వ్యక్తులు వారి నిబంధనల ప్రకారం మిమ్మల్ని గుర్తించరు కానీ అప్పుడు మీరు మిమ్మల్ని మీరు ధృవీకరించుకుంటారు ఇది అవసర సాధన కింద పనిచేసే స్థాయి ఇప్పుడు ఈ అవసరం సాధించిన లక్షణాన్ని కలిగి ఉన్న ఈ వ్యక్తిని వేరు చేసే ఇతర లక్షణాలు ఏమిటి వాటి గురించి ఆలోచించండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు ఆ లక్షణాలు ఉన్నాయా మీకు లేకపోతే మీరు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించగలరా మీరు లోపలికి చేరుకోవడానికి ప్రయత్నించగలరా మీరు దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించగలరా మీరు ఒక మంచుకొండలా ఉన్నారు మరియు ప్రవర్తన పరంగా మీరు చూపించినది మీ స్వంత అంతర్గత కోర్ నుండి వస్తుందని మీకు తెలుస్తుంది సరే మీకు లోపల ఉన్న నమ్మకాలు మరియునమ్మకాల లోపల మీరు లోపలికి వెళ్లి మీ ఆలోచనలను వెలికితీసి చూడగలరా మీకు ఈ లక్షణాలు ఉన్నాయా లేకపోతే మీరు ఈ లక్షణాలను అభివృద్ధి చేయడానికి నిజాయితీగా ప్రయత్నించవచ్చు మరియు ఇది ప్రతి వ్యక్తిలో ఉందని ఆయన చెప్పినందున ఇది సాధ్యమని మీరు తెలుసుకోవాలి ఇది కొంతమందిలో నిద్రాణంగా ఉండి అప్పుడు ప్రజలు ఈ స్థాయికి చేరుకోవడానికి వాస్తవానికి స్వీయ వాస్తవికతను కోరుకోరు కొన్ని లక్షణాలు ఏమిటి త్వరగా చూద్దాం సవాలు చేసే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు సాధించడం బలమైన అవసరం వారు సాధారణ లక్ష్యాలతో సంతృప్తి చెందరు కానీ వారు సవాలు చేసే లక్ష్యాలను నిర్దేశించుకోవాలనుకుంటారు వారు లెక్కించిన ప్రమాదాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వారు ప్రమాదాలను తీసుకోవడానికి భయపడరు కానీ వారు చాలా తెలివైన వ్యక్తులు మరియు తెలివైనవారు మరియు వారు లెక్కించిన ప్రమాదాలను తీసుకుంటారు వారు ఆశాజనకం గా ఉంటారు మరియు స్థిరమైన మెరుగుదల కోసం అభిప్రాయాన్ని కోరడానికి ప్రయత్నిస్తారు విమర్శలకు వారు భయపడరు ప్రజలు ఇచ్చినట్లయితే వారు దానిని తీసుకుంటారు ఆపై వారు మరింత అభివృద్ధి చెందుతారు ఏ రకమైన ప్రతిస్పందనను బెదిరించే విషయంగా చూడరు కానీ ఇది తనను తాను మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఒక రకమైన సానుకూల మార్గంగా చూస్తారు ఈ ప్రమాణం సరిపోతుందని మీరు చెప్పినప్పటికీ వారు ఎల్లప్పుడూ పనులను మెరుగ్గా చేయడానికి మార్గాలను కనుగొంటారు వారు మెరుగైన స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు వారు ఒక స్థాయిని పైకి చేరుకుంటే వారు మళ్లీ మెరుగ్గా వెళ్లాలనుకుంటారు ఎన్ ఆక్ లక్షణం ఉన్న వ్యక్తుల గురించి ఇతర ఆసక్తికరమైన లక్షణం వాస్తవానికి తమను తాము వాస్తవంగా గ్రహించిన వ్యక్తులతో సమానంగా ఉంటుంది ఈ వ్యక్తులు ఒంటరిగా పని చేయవచ్చు వారు స్వతంత్రులు కాబట్టి వారు అంతగా ఆధారపడరు సరే వారు సురక్షితంగా ఉంటారు వారు అసురక్షితంగా భావించరు వారు ఒంటరిగా పనిచేయడానికి భయపడరు భౌతిక లేదా ఆర్థిక బహుమతి కంటే విజయం చాలా ముఖ్యం కాబట్టి వారు బహుమతి లేదా బహుమతి వంటి బాహ్య బహుమతుల గురించి బాధపడరు డబ్బు లేదా ఏ విధమైన భౌతిక బహుమతి వారిని ప్రభావితం చేయదు కానీనేను ఒక ప్రమాణాన్ని నిర్దేశించుకున్నట్లుగా ఆ ప్రమాణానికి అనుగుణంగా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను మరియు నేను దానిని సాధించాను తద్వారా ఆ భావనఇది ఏ ఇతర మానవుడు లేదా విశ్వంలో ఏదైనా ఇతర గుర్తింపు కంటే వారికి ఎక్కువ వ్యక్తిగత సంతృప్తిని ఇస్తుంది వారు లోపల వ్యక్తిగత సంతృప్తిని అనుభవించడం వారికి ముఖ్యం వీరు అంతర్గతంగా ప్రేరేపించబడిన వ్యక్తులు మీరు పెరిగే కొద్దీ మీరు పెరిగే కొద్దీ మీరు ఈ అంతర్గత లక్షణాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే ప్రస్తుతం మీలో చాలా మంది వీటి ద్వారా ప్రేరేపించబడవచ్చు బాహ్య కారకాలు పోటీలో మొదటి బహుమతి పొందడం అత్యున్నత స్థాయికి చేరుకోవడం తద్వారా మీరు బంగారు పతకాన్ని పొందుతారు మీకు బహుమతి లభిస్తుంది అది సరే సరే కానీ మీరు ఎందుకు అలా చేస్తున్నారు అది కేవలం మీ విలువను చూడటానికి మరియు అది మీ వ్యక్తిగత సంతృప్తి కోసం మాత్రమే మీరు అలా చేస్తే మీలో ఆ ఎన్ ఆక్ లక్షణాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు నేను చెప్పినట్లుగా ఈ వ్యక్తులు చాలా ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు అప్పుడు వారి పట్టుదల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఎక్కువ కాలం కొనసాగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము అంతం చేసుకుంటారని అనుకుంటే కానీఅప్పుడు వారు ఎక్కువసేపు వేచి ఉంటారు ఎక్కువసేపు పని చేస్తారు ఎక్కువసేపు కొనసాగుతారు మరియు వారి స్వంత చర్యలకు బాధ్యత తీసుకుంటారు ఏదైనా తప్పు జరిగితే వారు మరొకరిని నిందించరు వారు వారి తల్లిదండ్రులను నిందించరు వారు తమ యజమానిని నిందించరు వారు పరిస్థితిని నిందించరు వారు దేనినీ నిందించరు నేను మరింత కష్టపడి పనిచేయాలని నేను మరింత ప్రయత్నాలు చేయాలని మాత్రమే వారు అనుకుంటారు చివరగా నేను చెప్పినట్లుగా వారు చాలా అంతర్గతంగా ప్రేరేపించబడ్డారు ఇప్పుడు ఈ వారం ముగింపు ఆలోచనకు వద్దాం ఆపై ఒక రకమైన ప్రధాన ఆలోచన ఈ కోర్సు అంతటా మీరు సాఫ్ట్ స్కిల్స్ మరియు డెవలపింగ్ యువర్ పర్సనాలిటీ సాఫ్ట్ స్కిల్స్ నేను చెప్పినట్లుగా లేదా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను ఆపై మీరు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించినప్పుడు మీరు కలిసి ముందుకు సాగండి మీరు ఈ అంతర్గత కేంద్రాన్ని నిర్మించగలిగితే ఒక కోణంలో అవి మీ వద్దకు చాలా ఆకస్మికంగా స్వయంచాలకంగా వస్తాయి కాబట్టి మీరు ఎవరినైనా అనుకరించడానికి ప్రయత్నించే విధానాన్ని నేను ఉపయోగించడం లేదు మరొకరు ఏమి చేస్తున్నారో అనుసరించండి కానీ అప్పుడు మీరు మీ లోపల బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఆపై మీ సహజమైన సహజ స్వభావాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటెలిజెన్స్ స్థాయి యొక్క సాధారణ వినియోగం నుండి ఎమోషనల్ మరియు స్పిరిచ్యుయల్ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నానని మీరు గ్రహించినట్లయితే మీరు అలా చేయగలుగుతారు కాబట్టి సాధారణ ఆలోచన పరంగా ప్రజలు మొదట్లో శారీరక శక్తి ముఖ్యమని భావించారు కాబట్టి వారు ఫిజికల్ కోషెంట్ PQ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆపై ఒక సమయం వచ్చింది మరియు 60 లలో ప్రజలు ప్రారంభించారు సరే అని చెప్తూ లేదు వద్దు ఇది ఇది కాదు కానీ ఇది ఇంటెలిజెన్స్ క్వోషెంట్ ఇప్పుడు ఇది చాలా కాలం పాటు ఆధిపత్యం చెలాయించింది ఆ తరువాత డేనియల్ గోల్మాన్ Daniel Goleman's పుస్తకంతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇది ఒక పురోగతి మరియు మీ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని అనుసరించేలా చేయవు మీరు ఒక స్థానానికి చేరుకుంటారు కానీఅప్పుడు మీరు దానిని కొనసాగించాలనుకుంటే మీరు నిలదొక్కుకోవాలనుకుంటే మరియు మరింత వృద్ధి చెందాలనుకుంటే మీరు మరింత కొనసాగేలా చేసేది ఇంటెలిజెన్స్ కాదు మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం ఆపై స్పిరిచ్యుల్ ఇంటెలిజెన్స్ అనే పదాలను ప్రవేశపెట్టిన దానాహ్ జోహార్ మరియు ఇతరులు వచ్చారు మరియు వారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కు మరో అడుగు దూరంలో ఉన్నారని చెప్పారు ఇది కేవలం అనుభూతి కాదుకానీ అది మీ అంతర్గత కేంద్రం ఆత్మ దానిలోని స్పిరిచ్యుయల్ భాగం నుండి విశ్వంతో అనుసంధానించడానికి కూడా ప్రయత్నిస్తోంది మరియు మీరు అలా చేయగలిగితే ఆ అంతర్గత అనుసంధానాన్ని పెంపొందించుకోండి మీ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మీ కరుణను ఉపయోగించండి వారు చెప్పేది అది స్పిరిచ్యుయల్ అంశం మరియు పైన ఉండేది ఇప్పుడు కేవలం సౌలభ్యం కోసం భౌతిక కోషెంట్ దిగువన ఉందని ఆపై ఇంటెలిజెన్స్ కోషెంట్ వస్తుందని ఆపై ఎమోషనల్ కోషెంట్ వస్తుందని మీకు చూపించడానికి ప్రయత్నించాను మరియుపైన మీకు స్పిరిచ్యుయల్ కోషెంట్ ఉంది దిగువన మీకు ఫిజికల్ కోషెంట్ ఉంది కానీ వాస్తవానికి దృశ్యమానం చేయడానికి సరైన మార్గం అంటే స్పిరిచ్యుయల్ అంశం ప్రధానంగా ఉంటుంది ఆపై మీకు ఒక వైపు ఫిజికల్ కోషెంట్ మరొక వైపు ఇంటెలిజెన్స్ కోషెంట్ ఇంకా మరొక వైపు ఇది ఎమోషనల్ కోషెంట్ కానీ మూడు వాస్తవానికి స్పిరిచ్యుయల్ కోషెంట్ తో నియంత్రించబడతాయి మరియు పాలించబడతాయి మీరు అలా చెబితే ఇది ఎక్కడ పనిచేస్తోంది ఇది ఎడమ లేదా కుడి వైపున ఉందో లేదో చూడటానికి బదులుగా మొత్తం మెదడులో పనిచేస్తోంది ఇది జీవితాన్ని చూసే సంపూర్ణ మార్గం ఇప్పుడు ఈ పదాన్ని డానా జోహార్ 1997 లో ప్రవేశపెట్టారు కానీ ఇది SQ కనెక్టింగ్ విత్ అవర్ స్పిరిచ్యువల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం ద్వారా మరింత ప్రాచుర్యం పొందింది ఇప్పుడు ఈ పుస్తకంలో దానాహ్ జోహార్ 12 ప్రాథమిక లక్షణాల గురించి మాట్లాడుతుంది ఇవి వాస్తవానికి ఈ ఆధ్యాత్మిక అంశాన్ని కలిగి ఉన్న వ్యక్తిని వర్గీకరించాయి కానీ ఇది ఆ వ్యక్తులను వర్గీకరించడమే కాదు కానీమన స్వంత SQ ని అభివృద్ధి చేయాలనుకుంటే మనం దృష్టి పెట్టవలసిన లక్షణాలు ఏమిటో కూడా ఇది చెబుతుంది ఈ పన్నెండు లక్షణాలను పరిశీలించి వాటి గురించి ఆలోచిద్దాం మొదటిది ఫీల్డ్ ఇండిపెండెన్స్ అని ఆమె ఎత్తి చూపారు ఫీల్డ్ ఇండిపెండెన్స్ అంటే జనసమూహానికి వ్యతిరేకంగా నిలబడటం మరియు ఒకరి స్వంత నమ్మకాలను కలిగి ఉండటం ఆ వ్యక్తి ఏమి చేసినా అతను ప్రభావితం కాదు మరొకరు చెప్పేదానికి భయపడడు ఇది అలా కాదు మీరు చెప్పేది నేను పట్టించుకోను మీరు చెప్పేది నాకు పట్టింపు లేదు ఎందుకంటే నేను స్వతంత్రంగా ఉన్నాను నేను నా స్వంత అంతర్గత సంకేతాల ద్వారా నియంత్రించబడతాను మరియు పాలించబడతాను ఆపై మీ మనసులో మీకు ఏమీ లేదు ఫీల్డ్ ఇండిపెండెన్స్ ఆమె ఎత్తి చూపిన రెండవ లక్షణం వినయం ప్రపంచంలో ఒకరి నిజమైన స్థానం యొక్క పెద్ద నాటకంలో ఆటగాడిగా భావించడం ఇలా నేను ప్రపంచాన్ని జయించినవాడిని కాదు కానీ నేను ప్రపంచంలో చాలా చిన్న భాగం ఆపై నేను ఈ సంబంధాల గొలుసులో భాగంఆపై నేను అంత పెద్దవాడిని కాదని గ్రహించడం కానీ నేను చాలా చిన్న భాగం కానీ చిన్నది అయినప్పటికీ నేను ఇప్పటికీ ముఖ్యమైనవాడిని కాబట్టి ఆ రకమైన వినయం ఆపై ప్రాథమిక ప్రశ్నలను అడిగే ధోరణి నేను ఎవరు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను నేనేం చేస్తున్నాను నా ఉద్దేశం ఏమిటి నేను రూపొందించిన ప్రయోజనం లేదా సామర్థ్యాల ప్రకారం జీవిస్తున్నానా లేదా నేను తక్కువ పనితీరు కనబరుస్తున్నానా నేను ఏమి చేస్తున్నాను నేను ఎక్కడికి వెళుతున్నాను కాబట్టి వారు ఈ ప్రశ్నలను అడుగుతూనే ఉంటారు మరియు విషయాలను అర్థం చేసుకోవడం మరియు వాటి దిగువకు చేరుకోవడం అవసరం ఎందుకు ఈ విషయాలు ఉన్నాయి రీఫ్రేమ్ చేయగల సామర్థ్యంః ఒక పరిస్థితి లేదా సమస్య నుండి వెనుకకు నిలబడటం మరియు పెద్ద చిత్రాన్ని లేదా విస్తృత సందర్భాన్ని చూడటం తరచుగా సాధారణ వ్యక్తులు లేదా SQ లో లేని వారు వారు చాలా ఒత్తిడికి గురైన పరిస్థితిలో భావోద్వేగపరంగా చిక్కుకుంటారు కానీ ఒకసారి వారు అభివృద్ధి చెందుతారు ఈ SQ వారు పరిస్థితిని నుండి తమను తాము వేరు చేసుకోగలుగుతారు ఆపై వారు దానిని దూరం నుండి చూడగలుగుతారు మరియు వారు ఒక తార్కిక మరియు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక పరిష్కారానికి చేరుకోగలుగుతారు ప్రతికూలతను సానుకూలంగా ఉపయోగించడంః తప్పులు ఎదురుదెబ్బలు మరియు బాధల నుండి నేర్చుకోవడం మరియు అభివృద్ధి చెందడం కాబట్టి వైఫల్యం వారిని అడ్డుకోదు కానీ వాస్తవానికి వారి జీవితంలో వచ్చే ఏ రకమైన ప్రతికూలత ఏ రకమైన వైఫల్యం అయినా వారు దానిని ఏ విధమైన ఎదురుదెబ్బకు గురికాకుండా తిరిగి రావడానికి ఒక రకంగా ఉపయోగిస్తారు వారు కొంత డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం చేయరు వారు పూర్తిగా కట్టుబడి పూర్తిగా నిమగ్నమై ఆపై వారు దానిని వృత్తి భావనతో చేస్తారు సర్వ్ చేయమని ఏదైనా తిరిగి ఇవ్వమని పిలవబడిన భావన ఎవరితోనైనా పనిచేయడం ఒక ప్రత్యేక హక్కు అని వారు భావిస్తారు ఇది ఒక ప్రత్యేక హక్కు అక్కడ ఉండటం ఒక గౌరవం ఆపై వారు కట్టుబడి ఉన్నట్లు భావిస్తారు ఆపై తిరిగి ఇవ్వాలనుకుంటారు కాబట్టి వారు తమ గడియారం మరియు పనిని చూడరు కానీ వారు చాలా ఉత్సాహంతో పని చేస్తారు వారు తమ గడియారాన్ని చూడటం మర్చిపోతారు మిగతా 6 లక్షణాలు ఏమిటి స్వీయ అవగాహనః వాస్తవానికి మాస్లో కూడా దీని గురించి మాట్లాడతాడు డెనియల్ గోల్మాన్ కూడా దీని గురించి మాట్లాడతాడు స్వీయ అవగాహనః నేను దేనిని నమ్ముతున్నానో దేనిని విలువైనదిగా భావిస్తున్నానో దేనిని లోతుగా ప్రేరేపిస్తున్నానో తెలుసుకోవడం కాబట్టి మునుపటి ఉపన్యాసం ప్రారంభంలో కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని లోతుగా ప్రేరేపించేది ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించండి మరియు మీకు సోమరితనం కలిగించేది ఏమిటి మీకు చాలా ప్రేరణ లేని అనుభూతిని కలిగిస్తుంది అవేమిటి ఏయే వస్తువులు ప్రేరేపిస్తున్నాయి మిమ్మల్ని దిగజార్చే విషయాలు ఏమిటి కాబట్టి అది స్వీయ అవగాహన ఆమె మాట్లాడే తదుపరి లక్షణం సహజత్వం క్షణంలో జీవించడం మరియు ప్రతిస్పందించడం వారు గతంలో జీవించరు వారు గతంతో చిక్కుకోరు వారు భవిష్యత్తు గురించి ఆలోచించరు తద్వారా వారు చాలా ఆందోళన మరియు ఒత్తిడికి గురవుతారు వారు వర్తమానంలో జీవిస్తారు వారు ప్రతి క్షణంలో జీవిస్తారు మరియు వారు దానితో చాలా ఆకస్మికంగా సంబంధం కలిగి ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఒత్తిడి ఉండదు ఆమె మాట్లాడే తదుపరి లక్షణం సూత్రాలు మరియు లోతైన నమ్మకాలతో వ్యవహరించడం మరియు తదనుగుణంగా జీవించడం దీనినే ఆమె దూరవిజన్ మరియు విలువ ఆధారితమైనది అని పిలుస్తుంది కాబట్టి విజన్ మరియు విలువ నేతృత్వంలో ఉండటం అంటే ఇప్పటికే ఈ దృష్టిని కలిగి ఉండటం ఆపై వారు వారి స్వంత విలువల నుండి మార్గనిర్దేశం చేయబడతారు నేను చెప్పినట్లుగా ఇది మనం మునుపటి చర్చకు దగ్గరగా ఉంది వారికి వారి స్వంత అంతర్గత కోర్ ఉంటుంది ఆపై వారికి విజన్ ఉంటుంది వారు ఏమి చేస్తారనే దాని గురించి వారు ఎలా పని చేస్తారనే దాని గురించి ఇతరులు ఏమి చెబుతారనే దాని గురించి వారు ఆందోళన చెందరు హోలిసంః హోలిసం అంటే పెద్ద నమూనాలు సంబంధాలు మరియు కనెక్షన్లను చూడటం చెందిన భావన కలిగి ఉండటం విషయాలను భాగాలుగా చూసే బదులు వారు మొత్తం చిత్రాన్ని పూర్తి అనుసంధానతను చూడటానికి ప్రయత్నిస్తారు సానుభూతిఃఅనుభూతి యొక్క నాణ్యతను కలిగి ఉండటం మరియు లోతైన సానుభూతి కలిగి ఉండటం మీకు నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది అని ఎవరో అడిగారు ఆపై మీరు ఆధ్యాత్మిక అంశంతో ఉన్న ఈ వ్యక్తులను అలాంటి ప్రశ్న అడిగితే వారికి ఇప్పటికే సమాధానం తెలుసు ఎందుకంటే మీకు తెలిసినప్పుడు మాత్రమే వారికి తెలుసు ఎవరితోనైనా కనికరం మీరు ఆనందాన్ని పొందుతారు అంటే మీరు ఒకరి కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు అలా చేయడంలో మరియు ఒకరి కోసం ఏదైనా చేయగల మీ స్వంత లక్ష్యాలను మీరు నెరవేర్చుకోగలరని గ్రహించడంలో మీ అంతర్గత ఆనందం పూర్తిగా గ్రహించబడుతుంది చివరగా వైవిధ్యాన్ని జరుపుకోవడం అని ఆమె చెబుతుంది ఇప్పుడు ఈ ప్రజలు ఏమి చేస్తారు వారు జాతి లేదా రంగు లేదా కులం లేదా మతం లేదా జాతీయత లేదా ఏ రకమైన సరిహద్దుల పరంగా సంకుచిత మనస్తత్వంతో కూడిన ఆలోచనతో పక్షపాతం కలిగి ఉండరు వారు విభేదాల కోసం ఇతరులను గౌరవిస్తారు వారిని తృణీకరించరు అంటే ఇతరులు భిన్నంగా ఉన్నప్పటికీ వారు మెచ్చుకోగలుగుతారు వారు విభేదాలను గౌరవించగలరు ఎవరైనా నాకంటే భిన్నంగా ఉన్నందున ఎవరైనా వేరే భాష మాట్లాడుతున్నారు వేరే రకమైన ఆహారం తింటున్నారు వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడుతున్నారు ఇది నేను ఆ వ్యక్తిని ద్వేషించేలా చేయదు నేను ఆ వ్యక్తిని ఎగతాళి చేసేలా చేయదు అధిక SQ ఉన్న వ్యక్తి వాస్తవానికి ఈ రకమైన వైవిధ్యాన్ని హ్యాపీ గా భావిస్తాడు ఇప్పుడు ఈ వారం మీరు అభివృద్ధి చేయాల్సిన స్పిరిట్యుయల్ క్యాపిటల్ యొక్క ఈ భావనతో మరియు స్పిరిట్యుయల్ క్యాపిటల్ స్పిరిట్యుయల్ ప్రాపర్టీ స్పిరిట్యుయల్ ఇంటెలిజెన్స్ గురించి రెండు ముగింపు ఆలోచనలతో ముగుస్తుంది స్పిరిట్యుయల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అని చాలా తేలికగా చెప్పమని ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడిగారు కాబట్టి ఆమె ఈ విధంగా చెప్పింది ఆమె ఇలా అన్నారు నేను ఇప్పుడు ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ మన అత్యంత ప్రాథమిక మరియు ప్రాధమిక అవసరం మరియు లోతైన అర్ధం అవసరమైన ప్రయోజనం యొక్క అనుభవం నుండి ఉద్భవిస్తున్నట్లు చూస్తున్నాను మరియు మన అత్యంత ముఖ్యమైన విలువలు మరియు ఇవి మరింత లోతైన తెలివైన మరింత ప్రశ్నార్థకమైన జీవితానికి ఎలా దారితీస్తాయి మరియు మన నిర్ణయాలు మరియు అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఒక లోతైన అర్ధాన్ని కోరుతూ ఒక ముఖ్యమైన ప్రయోజనం మరియు అత్యంత ముఖ్యమైన విలువలను కలిగి ఉండి ఇవి మరింత లోతైన తెలివైన మరియు మరింత ప్రశ్నించే జీవితానికి ఎలా దారితీస్తాయి మరియు మన నిర్ణయాలు మరియు అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి నేను ముగించే ముందు ఈ వారం ముగియబోతోందని మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఈ వారానికి చివరి ఉపన్యాసం క్విజ్ ఉంటుంది మరోసారి పాఠాలు చదివి ఆపై మీకు అర్థమైన విధంగా క్విజ్ కోసం సిద్ధంగా ఉండండి మీరు ఈ ఆలోచనను ఆలోచించి ఆపై ఈ వారం చివరిలో మిమ్మల్ని వదిలివేయాలని నేను కోరుకుంటున్నాను ఆపై ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఎందుకంటే ఇది కోర్సు అంతటా మనకు ఉండబోయే ఒక మార్గదర్శక సూత్రం ఇది మళ్ళీ దానాహ్ జోహార్ నుండి వచ్చింది అని ఆమె స్పిరిట్యుయల్ క్యాపిటల్ అనే పుస్తకంలో పేర్కొంది నేను ఇలా చెప్పినప్పుడు మీకు ఆసక్తి ఉంటే పుస్తకాన్ని పొందవచ్చు పుస్తకాన్ని సేకరించవచ్చు చదవవచ్చు కానీ క్విజ్ కోసం మనం ఏమి చర్చించామో అది సరిపోతుంది సరే మీరు వీడియో ఉపన్యాసాల ను చూడండి అన్ని ఉపన్యాసాలు స్వయం సమృద్ధిగా ఉంటాయి మరియు దీన్ని చదవడానికి మీరు ఎటువంటి నోట్స్ లేదా ఏ పుస్తకాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు ఇది మీ స్వంత ఆసక్తిపై మాత్రమే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడంలో మాత్రమే నేను సూచిస్తున్న అదనపు పుస్తకాలు ఏవైనా మీరు కొనుగోలు చేయవచ్చు మరియు చదవవచ్చు ఇప్పుడు తుది ఆలోచనకు వెళ్దాం ఆపై నేను దానిని మీకు వదిలివేస్తాను మెరుగైన లోతైన మరింత ఆధ్యాత్మికంగా తెలివైన వ్యక్తులుగా మారాలంటే మానవ జీవితంలోని లోతైన అర్థాలకు సున్నితమైన మన ఉనికి యొక్క కోణాన్ని మనం పెంచుకోవాలి ఆమె ఏమంటోంది మన అస్తిత్వం యొక్క ఒక కోణాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి మన ఉనికిలో ఒక భాగం మన ఉనికిలో ఒక వైపు దీనిని మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తాము దానిని పెంచుకోవాలి మానవ జీవితం యొక్క అత్యంత లోతైన అర్థాలకు సున్నితమైనది ఏమిటి మానవ జీవితం యొక్క సూపర్ఫీషియల్ మీనింగ్ ద్వారా కాదు ఇన్నర్ కోర్ఃమానవ జీవితం యొక్క లోతైన అర్ధం మీకు నచ్చితే ప్లేటో యొక్క ప్రసిద్ధ విలువల త్రయం పట్ల సున్నితత్వంః మంచితనం మంచితనాన్ని మెచ్చుకోవడం మంచిగా ఉండటం ఇతరులలో మంచితనాన్ని చూడటం ఇతరులలో మంచితనాన్ని ఆకర్షించడం నేర్చుకోండి రెండవ సత్యం అబద్ధాలు చెప్పడం మానేసి ఆపై సత్యాన్ని వెతకాలని నిజం మాట్లాడాలని నిర్ణయించుకోండి మరియు మూడవది ఆమె అందం అని చెబుతుంది ప్రశంసః అందమైన విషయాల పట్ల కృతజ్ఞతను పెంపొందించుకోవడం విషయాలు క్రమబద్ధంగా ఉంటాయి విషయాలు ఇవి తప్పనిసరిగా మంచివి మరియు నిజాయితీగా ఉంటాయి ఆ లోతైన విలువల సేవకు పిలుపుగా మన జీవితాలను ఒక వృత్తిగా జీవించాలి అలా చేయడానికి మనం మానవ ప్రవర్తనను నడిపించగల ఉన్నత ప్రేరణల నుండి పనిచేయాలి ఇది మనం అధిక ప్రేరణతో వ్యవహరించగలమని దానాహ్ జోహార్ పదే పదే చెబుతుంది మరియు మనం అధిక ప్రేరణ నుండి పని చేయగలిగినప్పుడు మన మనస్సును కదిలించేవిగా ఒత్తిడితో కూడినవిగా భావించే చాలా విషయాలు అవన్నీ వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి అవన్నీ మనపై వారి ఒత్తిడిని కోల్పోతాయి కాబట్టి ఈ ఉన్నత స్థాయిలో పనిచేయడానికి ప్రయత్నించండి అలా చేయడానికి మనం మానవ ప్రవర్తనను నడిపించగల ఉన్నత ప్రేరణల నుండి పనిచేయాలి మరియు ఇది స్వల్పకాలిక లక్ష్యం కాదు కానీ ఇది పట్టుదల మరియు నిబద్ధత అవసరమయ్యే దీర్ఘకాలిక ప్రాజెక్ట్ ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి ఈ కోర్సు మీకు సహాయపడుతుంది ఈ ప్రాజెక్టులో మిమ్మల్ని మీతో పాటు తీసుకెళ్లడానికి నేను ఒక రకమైన మార్గదర్శిగా ఉన్నాను కానీ దీనికి పట్టుదల ప్రయోజనం యొక్క బలం సంకల్పం రిస్క్ తీసుకోవడానికి సుముఖత మొదలైనవి మరియు నిబద్ధత అవసరమని మీరు తెలుసుకోవాలి కోర్సుకు కట్టుబడి ఉండకండి లేదా నాకు కట్టుబడి ఉండకండి కానీ మీ పట్ల నిబద్ధత తో ఉండండి కాబట్టి మీరు తీసుకున్న ఈ ప్రాజెక్టులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను మొదటి వారం ముగిసింది మరియు ఈ ప్రాజెక్టును ఉపయోగించి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి సాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోండి మరియు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ఇది మీ జీవితంలో మీకు కావలసినదాన్ని పొందే స్వీయ సంతృప్తికరమైన అనుభవంతో ముగుస్తుంది ఈ వారం నాతో ఉన్నందుకు ధన్యవాదాలు అప్పుడు మనము ప్రారంభిస్తాము వచ్చే వారంలో పర్సనాలిటీ మరియు సాఫ్ట్ స్కిల్స్ ల పై కొత్త ఆలోచనలతో మళ్లీ తాజాగా తిరిగి వస్తాము అందరికి ధన్యవాదాలు